IIoT కోసం భద్రతపై మునుపటి ఉపన్యాసంలో IoT కోసం ఇప్పటికే ఉన్న వాటికి అదనంగా IIoT లోని భద్రతా లోపాల గురించి మనం చర్చించాము IIoT లో OT తో IT యొక్క ఏకీకరణ ఉందనిచూశాము పర్యవసానంగా IT మరియు OT తో భద్రతా సమస్యలు మరియు వాటి కలయికను విడిగా పరిగణించాలి మనం వీటన్నింటినీ చూశాము ఇప్పుడు మరికొన్ని సమస్యలను చూద్దాం మనం అలా చేసే ముందు IIoT దృష్టాంతంలో జరుగుతున్న వాస్తవ సమాచార మార్పిడి యొక్క చాలా ఉన్నత స్థాయి స్కీమాటిక్ ద్వారా వెళ్ళాలనుకుంటున్నాను మరియు ఇది మనం మునుపటి ఉపన్యాసాలలో వేర్వేరు కోణాల్లో చేసాము కాని విషయాలను భద్రత దృష్టికోణంలో ఉంచడానికి వేరే కోణం నుండి తిరిగి చూద్దాం IIoT సెట్టింగ్లో కమ్యూనికేషన్కు సంబంధించి వాస్తవానికి ఏమి జరుగుతుందో చూద్దాం వాస్తవానికి ఏమి జరుగుతుందో ఆలోచిద్దాం మనం కొన్ని క్లౌడ్ ఎనేబుల్డ్ IIoT సిస్టమ్ గురించి మాట్లాడుతుంటే క్లౌడ్ ఎనేబుల్డ్ IIoT సిస్టమ్ గురించి చూద్దాం చాలా దిగువన లేదా మనం మొత్తం వ్యవస్థ గురించి చాలా దిగువన మాట్లాడుతున్నప్పుడు మనం వేర్వేరు ముగింపు పరికరాల గురించి మాట్లాడుతున్నాం ఆ తరువాత మనకు ఫాగ్ మరియు క్లౌడ్ ఇంప్లిమెంటేషన్ ఉన్న సాంకేతిక పరిజ్ఞానం పూర్తిగా తెలిసిందని చెప్పండి ఆ తరువాత మనకు ఫాగ్ కంప్యూటింగ్ పొర అయిన ప్రాసెసింగ్ యొక్క మరొక పొర ఉందని చూద్దాం ఇది వాస్తవానికి కొంత ప్రాసెసింగ్ చేస్తుంది ప్రాథమికంగా డేటాను తిరిగి పొందే ఈ పరికరాలకు దగ్గరగా ఉంటుంది ఈ రెండు పొరల మధ్య మనకు రెండు మార్గాల కమ్యూనికేషన్ ఉంది మరియు ఫాగ్ కంప్యూటింగ్ మరియు క్లౌడ్ పై ఉపన్యాసాలలో మనం చూసినట్లుగా ప్రాసెసింగ్ కోసం వేచి ఉండగల మిగిలిన డేటా ప్రాథమికంగా క్లౌడ్ వైపు ఉన్న మరొక పొరకు పంపబడుతుంది ఇది క్లౌడ్ లేయర్ కాబట్టి ఈ వేర్వేరు పొరల మధ్య మనకు బై డైరెక్షనల్ కమ్యూనికేషన్ ఉంది అవి ముగింపు పరికరాల పొర ఫాగ్ పొర మరియు క్లౌడ్ పొర సమగ్రంగా వ్యవస్థను సూచించే ఈ ప్రత్యేక పెట్టె ఇది మన IIoT క్లౌడ్ ఫాగ్ ఎనేబుల్ చేసిన IIoT వ్యవస్థ అని చెప్పనివ్వండి మనం భద్రతా అంశాలను పరిశీలిస్తే మనకు ప్రతిదానికీ భద్రత అవసరం తుది పరికరాల కోసం మనకు భద్రత అవసరం మరియు రక్షణ కూడా అవసరం ఫాగ్ పరికరాల రక్షణ కోసం మనకు భద్రత అవసరం క్లౌడ్ కోసం మనకు భద్రత అవసరం ఇది ఫాగ్ పరికరాల రక్షణ మరియు క్లౌడ్ రక్షణ క్లౌడ్ భద్రత మరియు మొదలైనవి మరియు వ్యవస్థలో ఈ 3 వేర్వేరు పొరల మధ్య ఈ విభిన్న కమ్యూనికేషన్ లింకులు ఉన్న ప్రతిచోటా మనకు ద్వి దిశాత్మక కమ్యూనికేషన్ ఉంది ఇవన్నీ కమ్యూనికేషన్ లింకులు ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ రక్షణకు రక్షణ అవసరం మనకు కమ్యూనికేషన్ రక్షణ అవసరం మరియు వీటిని నంబరింగ్ చేద్దాం ఇది నంబర్ 1 ఇది మన నంబర్ 2 అవుతుంది ఇది మన నెంబర్ 3 అవుతుంది ఇది మన నంబర్ 4 అవుతుంది ఆపై ఏమి జరుగుతుందంటే ఈ వ్యవస్థ నుండి మొత్తం మనం డేటాను తిరిగి పొందుతున్నాము డేటా తిరిగి పొందబడుతోంది మరియు ఇది రక్షించబడాలి ఇది డేటా రక్షణగా మనకు అవసరం డేటా రక్షణ మరియు మనం డేటా రక్షణను పరిశీలిస్తే ప్రాథమికంగా డేటాను సంబంధిత స్థాయిలలో మళ్ళీ రక్షించాలి ఇది మన పరికర డేటా కావచ్చు కాబట్టి పరికర డేటా రక్షణ కమ్యూనికేషన్ డేటా కావచ్చు కమ్యూనికేషన్ డేటా రక్షణ ఆపై మనకు సర్వర్ నిల్వ డేటా ఉంది కాబట్టి సర్వర్ నిల్వ డేటా రక్షణ అవసరం ఇవి సంబంధిత భాగాలు ఇవి ప్రధానంగా రక్షణ అవసరమయ్యే 5 భాగాలు ఇప్పుడు సమగ్రంగా మొత్తం విషయాన్ని భద్రతకు సంబంధించి నిర్వహించాలి ఇది భద్రతా నిర్వహణ భద్రతా నిర్వహణకు తగిన నిర్మాణం మనకు అవసరం ఇవి మొత్తం IIoT క్లౌడ్ ఆర్కిటెక్చర్ యొక్క భద్రతా నిర్వహణ క్లౌడ్ ఫాగ్ ఎనేబుల్డ్ IIoT సిస్టమ్ యొక్క భద్రతా నిర్వహణ పరంగా ఇది మనం చేయాల్సిన పని ఈ ప్రత్యేక ఉపన్యాసంలో మిగిలిన అంశాల గురించి చర్చించేటప్పుడు మనం ఉంచాల్సిన సమగ్ర దృక్పథం ఇది మనం మరింత ముందుకు వెళ్దాం మరియు ఈ భద్రతా రక్షణ గురించి మనం ఏమి చేయగలమో చూద్దాం మనం IIoT సందర్భంలో భద్రత కోసం భద్రత అవసరాల దృష్ట్యా మాట్లాడుతుంటే మనం ఎండ్ పరికరాల మధ్య ఎండ్ టు ఎండ్ భద్రతను కలిగి ఉండాలి అది డేటా యొక్క మూలం నుండి వినియోగం లేదా నిల్వ స్థానం లేదా ఏమైనా ఆధారము నుండి రిసీవర్ వరకు ఉద్దేశించిన గమ్యం మొదలైనవి వరకు మనకు ఎండ్ టు ఎండ్ సెక్యూరిటీ నిర్ధారించాలి ఒకవేళ ఎండ్ టు ఎండ్ సెక్యూరిటీ నిర్దారించాల్సిన సిస్టమ్ లేకపోతే మొత్తం ఆచరణాత్మక ప్రయోజనాలు వ్యవస్థ పని చేయదు తదుపరి ముఖ్యమైన విషయం ఏమిటంటే సంపూర్ణ ముగింపు నుండి భద్రత ముగింపు కానీ దాని గురించి కొంచెం లోతుగా ఆలోచించండి మనకు వేర్వేరు పరికరాల గురించి మాట్లాడేటప్పుడు ఇవి అంతర్గతంగా వేర్వేరు పొరలతో కూడిన విభిన్న పరికరాలు మనకు ఒక ప్రత్యేకమైన స్టాక్ను అనుసరించి ఒక పరికరం ఉంది మనకు వేర్వేరు పరికరాలను కలిగి ఉన్ననిర్దిష్ట స్టాక్ను అదేవిధంగా మనం వేర్వేరు పొరలను కలిగి ఉన్న ఇతర పరికరాలను కలిగి ఉంటారు మరియు మనం వాటిని అన్నింటినీ కలిపి ఉంచడానికి ప్రయత్నిస్తున్నాము ఇది మీకు ఒక స్టాక్ కలిగి ఉంది ఇది పరికరం 1 అని చెప్పనివ్వండి ఇది మరొక స్టాక్ ఇది పరికరం 2 అని చెప్పనివ్వండి మరియు ఈ విషయం ఇలాగే కొనసాగవచ్చు మనం సమాంతర భద్రతను నిర్ధారించాలి అంటే ప్రాథమికంగా ఈ వేర్వేరు పొరల మధ్య కమ్యూనికేషన్ జరగబోతోంది మనం క్షితిజ సమాంతర భద్రతను అయిన దీన్ని కూడా మేము నిర్ధారించుకోవాలి రెండూ ముఖ్యమైనవి క్షితిజ సమాంతర మరియు నిలువు భద్రతతో కూడిన మొత్తం వ్యవస్థ యొక్క భద్రత ఎండ్ టు ఎండ్ భద్రతకు భరోసా ఇవ్వడం అంటే మనం ఇవి సాధించడానికి కృషి చేయాలి మనకు మొత్తం కమ్యూనికేషన్ భద్రత ముఖ్యం డేటా భద్రత ముఖ్యం భద్రతా నిర్వహణ ముఖ్యం కాబట్టి మనం సిస్టమ్ గురించి ఆలోచిస్తున్నప్పుడు మోహరించిన పరికరాల భద్రత అవసరం మనం ఈ విభిన్న రకాల భద్రతా సమస్యల గురించి మాట్లాడుతున్నాము మరియు ఈ భాగం వారీగా పొరల వారీగా జాగ్రత్తలు తీసుకుంటున్నాము మరియు మొత్తం IIoT క్లౌడ్ ఫాగ్ ఎనేబుల్ చేసిన IIoT వ్యవస్థ మరియు దాని భద్రత కూడా మనం IoT యొక్క IIoT పారిశ్రామిక అనువర్తనాల గురించి మాట్లాడుతున్నప్పుడు మనం కొన్ని సాధారణతలు ఉన్నాయని నిర్ధారించుకోవాలి అన్ని IIoT లో కొన్ని సారూప్యతలు ఉన్నాయి అనువర్తనాలలోఅవి బాగానే ఉన్నాయి మనం ఒక సాధారణ భద్రతా ర్యామ్వర్క్తో రావచ్చు కాని అప్పుడు ఒక అప్లికేషన్ డొమైన్లో కూడా వేర్వేరు అప్లికేషన్ డొమైన్లలో ప్రత్యేకతలు ఉన్నాయి కొన్నిసార్లు వివిధ పరిశ్రమలకు నెరవేర్చాల్సిన అనుకూల అవసరాలు కూడా ఉన్నాయి ఈ భద్రతా అవసరాలన్నీ అర్థం చేసుకోవలసి ఉంటుంది ఆపై మనం సాధారణ అవసరాలు మరియు అనుకూల అవసరాలను తీర్చగల భద్రతా ఫ్రేమ్వర్క్తో రావాలి భద్రత కోసం మనం ముందుకు వచ్చే ఫ్రేమ్వర్క్ IIoT లోని విభిన్న సమస్యలను పరిష్కరించాలి వ్యవస్థ యొక్క విశ్వసనీయతను నిర్ధారించాలి ఒక్కొక్క బిల్డింగ్ బ్లాక్లు వేర్వేరు దుర్బలత్వం మరియు భద్రతా అంశాలను జాగ్రత్తగా చూసుకున్నాయని నిర్ధారించుకోవాలి మరియు కమ్యూనికేషన్ కూడా ఉండేలా చూసుకోవాలి కమ్యూనికేషన్ జరిగే స్వతంత్ర మరియు విభిన్నమైన ఇతర బిల్డింగ్ బ్లాక్స్ అంతటాకూడా భద్రంగా ఉందని నిర్ధారించుకోవాలి మనం ఈ ఒక్కొక్క బ్లాకును భద్రపరచడానికి మరియు వాటి ఏకీకరణ మరియు వాటి మధ్య కమ్యూనికేషన్ కోసం సాంకేతికతలను కలిగి ఉండాలి IIoT సెక్యూరిటీ బిల్డింగ్ బ్లాక్స్ ఇలా ఉంటాయి మనకు ఎండ్ పరికరాల భద్రత ఫాగ్ పరికరాల భద్రత క్లౌడ్ భద్రత ఉండాలి ఈ మొత్తం వ్యవస్థ నుండి వచ్చే డేటా సురక్షితంగా మరియు రక్షించబడిందని మనం నిర్ధారించుకోవాలి ఈ వేర్వేరు పరికరాలు కమ్యూనికేట్ చేసే మాధ్యమం కూడా రక్షించబడింది మరియు సురక్షితం కలిగి ఉండాలి మరియు మనం ఈ నిలువు వరుసలు మరియు క్షితిజ సమాంతరాలన్నింటిలో సంపూర్ణ భద్రతా నిర్వహణ ఫ్రేమ్వర్క్ను కలిగి ఉండాలి మనం ఎండ్ పరికరాల ముగింపు పరికరాల రక్షణ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం తప్పనిసరిగా సెన్సార్లు యాక్యుయేటర్లు వాటి కమ్యూనికేషన్ గురించి మాట్లాడుతున్నాము సెన్సార్లు మరియు యాక్యుయేటర్లు అవి అతిధేయులు యంత్రాలు వాటిని నడుపుతున్న ఎంబెడెడ్ సిస్టమ్స్ మరియు మొదలైనవి ఈ విభిన్న భాగాలన్నిటి రక్షణను మనం పరిగణనలోకి తీసుకోవాలి అదనంగా మనం IIoT గురించి మాట్లాడుతున్నామని మునుపటి ఉపన్యాసంలో నేను మీకు ఏమి చెబుతున్నానో కూడా మనం గుర్తుంచుకోవాలి అంటే మనం అధిక వనరుల పరిమితి వాతావరణం గురించి మాట్లాడుతున్నాము వనరుల పరిమితి శక్తి పరిమితి ప్రాసెసింగ్ అడ్డంకి నెట్వర్క్ వనరుల అడ్డంకి బ్యాండ్విడ్త్ పరిమితి తక్కువ డేటా రేటు తక్కువ శక్తి మనకు చాలా పరిమితి గల వాతావరణం ఉంది మరియు వేర్వేరు పరికరాల రక్షణ వేర్వేరు పరికరాలు కమ్యూనికేషన్లోని విభిన్న పరికరాలు మరియు వ్యవస్థ మొత్తాన్ని కలిగి ఉన్న వివిధ పరికరాల రక్షణను మనం నిర్ధారించాలి IIoT లో అసలు సవాలు గురించి మనం ఇంతకుముందు మాట్లాడాము సజాతీయ ప్రోటోకాల్స్ సజాతీయ ప్రమాణాలను అనుసరించి సజాతీయ పరికరాల గురించి మనం మాట్లాడటం లేదు మనం IIoT గురించి మాట్లాడటం లేదు అవి భిన్నమైన భిన్నమైన ప్రోటోకాల్లను అమలు చేయడానికి భిన్నమైన పరికరాలను ఉద్దేశించి పనిచేస్తాయి వైవిధ్యతను ఎదుర్కోవటానికి మనం ఈ రకమైన సవాలును జాగ్రత్తగా చూసుకోవాలి మరియు IIoT కోసం అమలు చేయడానికి ప్రామాణిక క్రిప్టోగ్రాఫిక్ ప్రోటోకాల్లు లేవు ప్రజలు వేర్వేరు ప్రోటోకాల్లపై పని చేస్తున్నారని నా ఉద్దేశ్యం వారు ఈ రకమైన పరిమితి పరిసరాలలో పని చేయబోయే తేలికపాటి ప్రోటోకాల్లతో ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు కాని క్రిప్టోగ్రాఫిక్ కూడా హెవీవెయిట్ ప్రోటోకాల్ ఒరిజినల్ క్రిప్టోగ్రఫీ కూడా హెవీవెయిట్ తేలికపాటి ప్రోటోకాల్లతో వస్తోంది క్రిప్టోగ్రాఫిక్ ప్రోటోకాల్లు చాలా పెద్ద సవాలు మరియు అందువల్ల క్రిప్టోగ్రాఫిక్ ప్రోటోకాల్లను తీర్చడానికి మరియుIoT మరియు IIoT కోసం వాటి రూపకల్పన కోసం చాలా పరిశోధన పనులు జరుగుతున్నాయి మనం ఈ పరికరాల భౌతిక భద్రతను నిర్ధారించాల్సిన తుది పరికరాల గురించి మాట్లాడుతున్నప్పుడు అవసరాల దృష్ట్యా తుది పరికరాలకు వాటి గుర్తింపు ఉందని మరియు ఈ గుర్తింపును రక్షించాల్సిన అవసరం ఉందని మనం నిర్ధారించుకోవాలి మనం డేటా యొక్క రక్షణ మరియు యాక్సెస్ నియంత్రణ నిర్ధారించాలి సంస్థాగత విధానాలు వాస్తవానికి మద్దతు ఇవ్వబోతున్న వాటి ఆధారంగా చట్టబద్ధమైన ప్రాప్యత నియంత్రణను మనం నిర్ధారించాలి చట్టబద్ధమైన ప్రాప్యత నియంత్రణను నిర్ధారించాలి ఒక నిర్దిష్ట పరికరం ఆటోమేషన్ సోపానక్రమం యొక్క నిర్దిష్ట స్థాయిలో ఎవరైనా ప్రాప్యత పొందకూడదు వారు నిజంగా ఆ పరికరానికి కాని డేటా కాని ప్రాప్యత కలిగి ఉండకూడదు సంస్థలోనే కాదు సంస్థ వెలుపల కూడా పరికరాలకు మరియు డేటాకు ఎవరూ చట్టవిరుద్ధమైన ప్రాప్యతను పొందకూడదు ఈ 4 భాగాలను ఈ పద్ధతిలో సంగ్రహించవచ్చు మనం అంతిమ పరికర రక్షణ కోసం తగిన ప్రామాణీకరణ యంత్రాంగం ఉందని నిర్ధారించుకోవాలి ఇది ఎంటిటీ యొక్క లక్షణం సరైనదని మరియు నిర్ధారించడానికి తగిన అధికారం కూడా ఉందని హామీ ఇస్తుంది అవసరాల ప్రకారం మరియు కావాల్సిన వాటి ప్రకారం హక్కులు మంజూరు చేయబడతాయని హామీ ఇస్తుంది తుది పరికరాల రక్షణకు వేర్వేరు పరిష్కారాలు ఉన్నాయి మనకు తేలికపాటి క్రిప్టోగ్రాఫిక్ ప్రోటోకాల్స్ అవసరం పరిశోధన చేయబడినవి చాలా ఉన్నాయి ప్రాథమికంగా IIoT కోసం తేలికపాటి క్రిప్టోగ్రాఫిక్ ప్రోటోకాల్లతో వచ్చిన పరిశోధనా పత్రాలు చాలా ఉన్నాయి శక్తి సమర్థత ప్రామాణీకరణ విధానాలు తేలికపాటి సమాన కీ క్రిప్టోగ్రాఫిక్ మనకు ఇప్పటికే తెలిసిన సిమెట్రిక్ కీ ఇక్కడ వాస్తవానికి మనం రెండు చివర్లలో ఒకే కీని ఉపయోగిస్తున్నాము అది సిమెట్రిక్ కీ అందువల్ల తేలికపాటి సిమెట్రిక్ కీ క్రిప్టోగ్రాఫిక్ మెకానిజమ్లను ఉపయోగించాలి మరియు చొరబాట్లను గుర్తించడం చొరబాట్లను గుర్తించే వ్యవస్థ పరికరం యొక్క వివిధ పొరలలో ప్రవర్తనా విశ్లేషణ ఆధారంగా చొరబాటు నివారణ వ్యవస్థలు ప్రాథమికంగా హానికరమైన ప్రవర్తనను విశ్లేషించడం డేటా ఆధారంగా హానికరమైన ప్రవర్తనను గుర్తించడం మరియు దాని విశ్లేషణ సరైన యాక్చుయేషన్ యూనిట్ మరియు సిగ్నల్ ఉపయోగించి అసాధారణ డేటా ట్రాఫిక్ గుర్తింపు తీవ్రతను తగ్గించడం అంతిమ పరికరాలను రక్షించడానికి ఈ పనులన్నీ చేయవలసి ఉంటుంది ఫాగ్ పరికరాల రక్షణ పరంగా ఫాగ్ పరికరాలు అంతిమ పరికరాలకు సమీపంలో అమర్చబడి ఉంటాయి మరియు ఇవి కూడా అడ్డంకిగా ఉంటాయి కంప్యూటింగ్ నిల్వ మొదలైన వాటి విషయంలో ఇది అంతిమ పరికరాల కంటే మంచిది అయితే సర్వర్ రూపంలో లేదా క్లౌడ్ ఎండ్ వద్ద వాస్తవానికి ఉన్నదాని కంటే ఇది మరింత అడ్డంకి గా ఉంది ఈ ఫాగ్ పరికరాలు వనరుల నిల్వ కంప్యూటింగ్ మొదలైన వాటి పరంగా కూడా సెమీ నిరోధ లాగా ఉంటాయి ఈ ఫాగ్ పరికరాలను రక్షించడానికి మనకు తగిన రక్షణ విధానాలు ఉన్నాయని నిర్ధారించుకోవాలి ఫాగ్ పరికరాలు మరియు క్లౌడ్ మధ్య ఫాగ్ పరికరాల ప్రామాణీకరణ అధికారం మరియు ప్రామాణీకరణ మరియు ప్రామాణీకరణ తో మనం చేయబోయే కొన్ని క్రిప్టోగ్రాఫిక్ ప్రోటోకాల్లతో రావాలి ప్రాథమికంగా ఇక్కడ ఉన్న సారాంశం ఏమిటంటే మేము ఈ రకమైన పరిమితి వాతావరణంలో ఉపయోగం కోసం తేలికపాటి క్రిప్టోగ్రాఫిక్ మరియు ఇతర భద్రతా సమాచార వ్యవస్థ భద్రతా పద్ధతులతో ముందుకు వచ్చాము క్లౌడ్ వాస్తవానికి భారీ వనరుక్లౌడ్ భద్రత చాలా ఆందోళన కలిగిస్తుంది ఎందుకంటే ఇది సాధారణంగా మూడవ పార్టీ సేవా క్లౌడ్ కానీ అదే సమయంలో క్లౌడ్ భద్రత మరియు క్లౌడ్ భద్రతను నిర్ధారించడం ఫాగ్ భద్రత లేదా తుది పరికర భద్రత కంటే తక్కువ సవాలు క్లౌడ్ స్థాయి కోసం మనం క్లౌడ్ వద్ద డేటా రక్షణను నిర్ధారించాల్సిన అవసరం ఉంది క్లౌడ్లో నడుస్తున్న అనువర్తనాలు మరియు క్లౌడ్ నుండి డేటాను ఉపయోగించడం వలన అవి భద్రపరచబడాలి క్లౌడ్ మౌలిక సదుపాయాలు కూడా భద్రపరచబడాలి మరియు రక్షించబడాలి మరియు అక్కడ సేవా ప్రదాత ప్రాప్యతను పరిమితం చేయడానికి కొన్ని విధానాలు మరియు క్లౌడ్ వనరులకు ప్రాప్యత నియంత్రణ ఉండాలి భద్రత యొక్క ఈ విభిన్న అంశాలు మరియు క్లౌడ్ కోసం భద్రత యొక్క అవసరాలు చాలా ముఖ్యమైనవి మరియు వాటిని సమగ్రంగా పరిగణించాలి మనకు క్లౌడ్ భద్రత కోసం భౌతిక భద్రత డేటా గోప్యత భద్రతా నియంత్రణలు గుర్తింపు నిర్వహణ మరియు ప్రాప్యత నియంత్రణను పరిగణనలోకి తీసుకోవలసిన విభిన్న సమస్యలు ఉన్నాయి క్లౌడ్ భద్రతను నిర్ధారించడానికి సమగ్రంగా ఈ విభిన్న సమస్యలన్నీ పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది డేటా రక్షణ కోసం వివిధ రకాల డేటా ఉన్నాయి కొన్ని డేటా వాడుకలో ఉన్నాయి మనకు కొన్ని డేటా ప్రాథమికంగా రవాణాలో ఉన్నవి మరియు కొంత డేటా మిగిలినది సాధారణంగా భవిష్యత్ ఉపయోగం కోసం సర్వర్లలో నిల్వ చేయబడుతుంది కాబట్టి ప్రస్తుతం ఉపయోగించబడుతున్న డేటా మరియు రవాణాలో ఉన్న డేటా ప్రాథమికంగా ఛానెల్కు వస్తోంది మరియు ఇప్పటికీ అవి ఉపయోగించబడటం లేదు ఈ వివిధ రకాల డేటాను తగిన స్థాయిలో రక్షణతో రక్షించాల్సి ఉంటుంది ప్రాథమికంగా మనం IIoT గురించి మాట్లాడుతున్నప్పుడు డేటా రక్షణ IIoT యొక్క అత్యంత సున్నితమైన భాగం IIoT ఇదంతా డేటాను సేకరించి డేటాను సరిగ్గా విశ్లేషించడం IIoT అంటే ఈ డేటా మరియు ఇది IIoT వ్యవస్థలలో చాలా సున్నితమైన భాగం మరియు మనం IOT డేటా యొక్క తగిన స్థాయి రక్షణను నిర్ధారించాలి వారి స్వంత జీవితచక్ర ప్రమాదాలు మరియు భద్రతా సవాళ్లతో విభిన్న డేటా వనరులు మరియు రకాలను అర్థం చేసుకోవాలి వాటిని విశ్లేషించవలసి ఉంటుంది మరియు తత్ఫలితంగా తగిన యంత్రాంగాలను తీసుకురావాలి డేటా రక్షణలో మూడు వేర్వేరు విషయాలు ఉన్నాయి గోప్యత అనేది చట్టబద్ధమైన వినియోగదారు యొక్క అధికారాన్ని మాత్రమే నిర్ధారించాల్సిన అవసరం ఉంది ఇది ప్రాథమికంగా డేటా పాడైపోకుండా చూసుకోవడం గురించి మాట్లాడుతుంది మరియు అది దెబ్బతినలేదు మరియు చట్టపరమైన ఎంటిటీలు అందుబాటులో ఉండేలా నిర్ధారించాలి చట్టబద్ధంగా అర్హత కలిగిన సంస్థలకు డేటా అవసరమైనప్పుడు లభ్యత చాలా అవసరం డేటా రక్షణ గోప్యత సమగ్రత మరియు లభ్యత యొక్క మూడు వేర్వేరు పొరలు ఉన్నాయి మనం కనెక్టివిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు IIoT పరికరాల మధ్య సమాచార మార్పిడిని భద్రపరిచే కమ్యూనికేషన్ రక్షణ ఇదంతా కనెక్టివిటీ గురించి ప్రాథమికంగా ఇంతకుముందు IIoT కి IIoT కోడ్ డేటా రావాలి అని నేను మీకు చెప్పాను కాని ఈ పరికరాలన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటేనే డేటా రావాలి కమ్యూనికేషన్ ఛానల్ అంటే నెట్వర్క్ వెన్నెముక ఆ ఛానెల్ను భద్రపరచాలి కమ్యూనికేషన్స్ భద్రత మరియు రక్షణ చాలా ముఖ్యం సెన్సార్ డేటాను భద్రపరచడం ఆదేశాలను భద్రపరచడం యాక్చుయేటర్లు మరియు యాక్చుయేషన్ లాగ్ రిపోర్టులు మరియు వాటి భద్రతా కాన్ఫిగరేషన్ సందేశాలు మరియు వాటి భద్రత కోసం పంపిన సంకేతాలను భద్రపరచడం వంటి వివిధ భద్రతా ప్రమాదాలు ఉంటాయి ఇవన్నీ వేర్వేరు భద్రతా ప్రమాదాలు మరియు వాటి భద్రతను తగినంతగా నిర్ధారించాల్సి ఉంటుంది IIoT ట్రాఫిక్ మరియు డేటా ఫార్మాట్లు కోర్ నెట్వర్క్ నుండి భిన్నంగా ఉంటాయి రక్షణ అనేది ఒకే పొరలోని పరికరాలతో కమ్యూనికేషన్ను కలిగి ఉంటుంది ఇది ప్రాథమికంగా నేను ఇంతకుముందు మాట్లాడిన క్షితిజ సమాంతర భద్రత మరియు ఎగువ లేదా దిగువ పొర వద్ద ఉన్న పరికరాలతో కమ్యూనికేషన్ ఇది నిలువు భద్రత కూడా నేను ముందు వివరించాను కమ్యూనికేషన్ రక్షణ కమ్యూనికేషన్ భద్రత కోసం మనకు తగిన నెట్వర్క్ యాక్సెస్ నియంత్రణ ఉండాలి మనం భద్రతా గేట్వేలు నెట్వర్క్ ఫైర్వాల్స్ మరియు ప్రామాణీకరణ అధికారం మరియు డేటా కోడింగ్ ఎన్కోడింగ్ కోసం వేర్వేరు క్రిప్టోగ్రాఫిక్ ప్రోటోకాల్లను కలిగి ఉండాలి భద్రతా నిర్వహణ కోసం మనం మొత్తం సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాము కాన్ఫిగరేషన్లు ఆవర్తన నవీకరణలు మరియు భద్రతా నియంత్రణలను నిర్వహించడం వంటి సమస్యలతో వ్యవహరించడం గురించి మనం మాట్లాడుతున్నాము భద్రతా నిర్వహణ అనేది చురుకైన ముఖ్యమైన పని మరియు ఇది మొత్తం వ్యవస్థ IIoT వ్యవస్థ సురక్షితంగా ఉండేలా చూడాలి ఈ మొత్తం వ్యవస్థ యొక్క నిర్వహణ IIoT యొక్క భద్రతా నిర్వహణకు సంబంధించినది మీరు ఏదైనా వ్యవస్థ యొక్క భద్రతా నిర్వహణ గురించి మరియు ఖచ్చితంగా IIoT వ్యవస్థల గురించి మాట్లాడుతున్నప్పుడు నివారణ గుర్తింపు విశ్లేషణ మరియు భద్రతా ప్రమాదాలను తగ్గించడం చాలా ముఖ్యం భద్రతా పర్యవేక్షణ కోసం ఇవి ఒకే సమస్య యొక్క మూడు వేర్వేరు కోణాలు ఒకటి పర్యవేక్షణ

ఇప్పుడుఫాగ్ క్లౌడ్ ఎనేబుల్డ్ IIoTగురించి మాట్లాడే ఈ ప్రత్యేక రేఖాచిత్రాన్ని చూద్దాం ఇది ఆరోగ్య సంరక్షణ పరిశ్రమ కోసం వ్యవస్థ క్రింద ఇచ్చిన మూలం నుండి నేను తీసుకున్న నిర్మాణం ఇక్కడ ఉన్న వివిధ పొరలను చూడండి ఈ ప్రత్యేకమైన పొరలో హెల్త్కేర్ ఎంబెడెడ్ పరికరాలు ఉన్నాయి ఇది పొర 1 తర్వాత ఫాగ్ పరికరాల పొర మరియు క్లౌడ్ పొర ఉంటుంది సమగ్రంగా ఇవి ప్రాథమికంగా SpO2 వంటి ఆరోగ్య సంరక్షణ ఎంబెడెడ్ పరికరాలు వివిధ ఆరోగ్య సంరక్షణ మానిటర్లు వంటి పరికరాలు గ్లూకోజ్ పర్యవేక్షణ వ్యవస్థ వంటి పరికరాలు రక్తపోటు మానిటర్ వంటి పరికరాలు ఈ విభిన్న పరికరాలు మరియు వాటి కనెక్టివిటీ ఈ పరికరాలు ప్రాథమికంగా IIoT దృష్టాంతంలో ఉన్నాయి ఈ పరికరాలు ఒంటరిగా పనిచేయవు అవన్నీ అనుసంధానించబడి ఉన్నాయి ఈ పరికరాలన్నిటి యొక్క భద్రతను మరియు వాటి మధ్య పరస్పర చర్యను భరోసా చేయడం ముఖ్యం మరియు రెండవది ఇక్కడ ఫాగ్ పరికరాల పొర కూడా భద్రతా యంత్రాంగాలను తగినంతగా నిర్ధారించాల్సి ఉంటుంది మరియు చివరకు క్లౌడ్ పొర వద్ద కూడా డేటా నిల్వ చేయబడుతుంది మరియు తగినంత భద్రతా యంత్రాంగాలు మరియు క్లౌడ్ ద్వారా తగినంత ప్రాప్యత నియంత్రణ కూడా ఉండేలా చూడాలి ప్రాప్యత నియంత్రణ మరియు సమాచార రక్షణ క్లౌడ్ వద్ద క్లౌడ్ ద్వారా ఫాగ్ వద్ద ఫాగ్ ద్వారా మరియు ఆరోగ్య సంరక్షణ పొందుపరిచిన పరికరాల ద్వారా మరియు ఈ పరికరాల ద్వారా ఇవన్నీ ఈ విభిన్న విషయాలను పరిగణనలోకి తీసుకొని విశ్లేషించాల్సి ఉంటుంది ఆరోగ్య సంరక్షణ IoT లో భద్రత గురించి మాట్లాడుతున్నప్పుడల్లా మనం పరికరాలు వాటి భద్రత వాటి రక్షణ పరికరాల గురించి మాట్లాడాలి సెన్సార్లు యాక్యుయేటర్లను మాత్రమే కాకుండా గేట్వేలలో కూడా ప్రాసెసింగ్ యూనిట్లు డేటా హబ్లు మరియు ఈ డేటా లో ఎక్కువ భాగం నిల్వ చేయబడిన క్లౌడ్ గురించి రెండవది కమ్యూనికేషన్ భద్రత ఇది ప్రాథమికంగా ఈ కనెక్ట్ చేయబడిన పరికరాల భద్రత గురించి మాట్లాడుతుంది ఈ కనెక్ట్ చేయబడిన పరికరాలు ఫాగ్ కు అనుసంధానించబడిన పరికరాలు ఫాగ్ నుండి కనెక్ట్ చేయబడిన క్లౌడ్ ప్రతిచోటా కమ్యూనికేషన్ తేలికైన క్రిప్టోగ్రాఫిక్ పద్ధతులను ఉపయోగించి సురక్షితంగా భద్రపరచవలసి ఉంటుంది మనం సురక్షిత గేట్వేలను ఉపయోగిస్తున్నాము మరియు సురక్షితంగా ఉపయోగిస్తున్నాము ఫైర్వాల్స్ మరియు విభిన్న సురక్షిత భద్రతా అనువర్తనాలను ఉపయోగిస్తాము ఈ సమగ్ర సంపూర్ణ కమ్యూనికేషన్ ఉపయోగించడం ద్వారా సమాచార భద్రతను భరోసా ఇవ్వాలి తగిన పాస్వర్డ్ మెకానిజం సంతకాలు డిజిటల్ సర్టిఫికెట్లు కమ్యూనికేషన్ డేటా ప్రొటెక్షన్ ఉపయోగించి పరికర డేటా రక్షణ డేటా సైఫరింగ్ మరియుహాషింగ్ యొక్క సరైన వాడకాన్ని ఉపయోగించి క్లౌడ్ వద్ద డేటా యాక్సెస్ ప్రొటెక్షన్ తగిన యాక్సెస్ కంట్రోల్ మెకానిజమ్స్ డిజిటల్ సంతకాలు డిజిటల్ సర్టిఫికెట్లు మరియు మొదలైనవి ఉపయోగించి చేయవచ్చు సెక్యూరిటీ మేనేజ్మెంట్ క్లౌడ్ వద్ద ప్రపంచ భద్రతా నిర్వహణ మరియు ఎస్డిఎన్ ఆధారిత భద్రతా నిర్వహణ మరియు పర్యవేక్షణ చేయవచ్చు SDN అనేది నేను ఇప్పటికే రెండు వేర్వేరు ఉపన్యాసాలలో వివరంగా చర్చించాను నేను ఇక్కడ ఇక్కడ ప్రస్తావించను కాని ఇది చాలని నేను భావిస్తున్నాను SDN ఆధారిత భద్రతా నిర్వహణ మరియు పర్యవేక్షణ ప్రాథమికంగా కావాల్సినవి ఎందుకంటే వీటిలో ఎక్కువ వ్యవస్థలు భవిష్యత్తులో SDN ప్రారంభించబడతాయి మరియు వాటి భద్రతకు కూడా ప్రాముఖ్యత ఉంది IIoT భద్రత కోసం నియంత్రణ ప్రమాణాలు ఈ సాంకేతిక సమస్యలు మాత్రమే కాకుండా ఈ సాంకేతిక సమస్యలు పరికర స్థాయి ఫాగ్ స్థాయి మరియు క్లౌడ్ స్థాయి మరియు కమ్యూనికేషన్ స్థాయి మొదలైనవి మాత్రమే ముఖ్యమైనవి రెగ్యులేటరీ ప్రమాణాలు వాటి భద్రతను నిర్ధారించడం గురించి కూడా మనం చర్చించాము ప్రాథమికంగా IIoT కోసం IT మరియు OT యొక్క అవసరాలకు అనుగుణంగా మనం భద్రతా ప్రమాణాల గురించి మాట్లాడుతున్నాము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఆపరేషన్ టెక్నాలజీ మరియు దురదృష్టవశాత్తు IT మరియు OT యొక్క భద్రతను నిర్ధారించడానికి భద్రతా ప్రమాణాలు లేవు అంటే IIoT యొక్క అవసరాలను తీర్చడం మీరు విడిగా ఐటి భద్రత గురించి మాట్లాడుతుంటే అక్కడ కొన్ని నియంత్రణ ప్రమాణాలు ఉన్నాయి అవి ISO IEC 154083 సమాచార సాంకేతిక భద్రతా మూల్యాంకనానికి ఇది ఒక సాధారణ ప్రమాణం ఇలాంటి ఐటి భద్రత కోసం మరికొన్ని సంబంధిత ప్రమాణాలు ఉన్నాయి OT కోసం పారిశ్రామిక ఆటోమేషన్ మరియు కంట్రోల్ సిస్టమ్ సెక్యూరిటీ స్టాండర్డ్ అయిన ఈ ప్రామాణిక ఐఇసి 62443 కూడా దాని స్వంతదానిని కలిగి ఉంది OT కోసం కొన్ని ఇతర ప్రమాణాలు ఉన్నాయి కాని IIoT లో మరోసారి మనం IT మరియు OT భద్రతా అవసరాలు కలిసి పనిచేయడం గురించి మాట్లాడుతున్నాము మనం అక్కడ ఉండటానికి IT OT కన్వర్జెన్స్ యొక్క భద్రత కోసం ప్రత్యేక నియంత్రణ అవసరాలను కలిగి ఉండాలి IIoT భద్రతను నిర్ధారించడానికి ఆ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్తో ముందుకు రావాలి దీనితో మనం భద్రతా సమస్యలు మరియు వాటి సమస్యలు మరియు వాటి చర్చల ముగింపుకు వచ్చాము IIoT సందర్భంలో ఈ భద్రతా సమస్యలను మరింతగా అర్థం చేసుకోవడానికి మీకు ఆసక్తి ఉంటే మీరు చూడగలిగే ఈ విభిన్న సూచనలు ఇవి ధన్యవాదాలు